అందరికీ నమస్కారం నేను జయంత ఛటర్జీ కాన్పూర్ ఐఐటి లో ప్రొఫెసర్ ని మరియు మనము మేనేజింగ్ సర్వీసెస్ మరియు సేవా వ్యాపారంలో సమకాలీన సమస్యలతో పాటు సేవా ఆధిపత్య కార్యకలాపాల తర్కంతో సాధారణంగా అన్ని వ్యాపారాల గురించి చర్చిస్తున్నాము ఇది మన రెండో వారం మరియు ఈ వారంలో మన మొదటి మాడ్యూల్ ఎలిమెంట్స్ ఆఫ్ సర్వీసెస్ మేనేజ్మెంట్ గురించి కానీ నేను నేటి అంశానికి వెళ్లే ముందు గత వారంలో మనము చర్చించిన ప్రధాన అంశాలు ఏమిటో నేను కొద్దిగా పునశ్చరణ చేస్తాను మరియు మీలో కొందరు కొంత వివరణ అడిగారు మరియు నేను దానిని కూడా అందించబోతున్నాను గత వారం ప్రధానంగా మనము సేవల వ్యాపారం యొక్క మొత్తం డొమైన్ యొక్క అవలోకనాన్ని తీసుకున్నాము మరియు అదనంగా మనము సేవా తర్కాన్ని కూడా చూశాము ఇది ఈ రోజు వర్తించే తర్కం లేదా వర్తించే వ్యాపార తత్వశాస్త్రం లేదా ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా కొత్త వ్యాపార నమూనాలను సృష్టిస్తుంది సేవలు ఏమిటో అర్థం చేసుకోవడానికి మనము సేవ యొక్క అసలు లేదా శాస్త్రీయ నిర్వచనం నుండి ప్రస్తుత నిర్వచనంకి మారాము ఇక్కడ సేవ కొంతవరకు నాసిరకం వస్తువులుగా పరిగణించబడుతుంది ఇది ప్రకృతిలో అస్థిరమైనది లేదా ఆధునిక నమూనా ఇక్కడ మనము సేవలను వ్యాపారం చేయడానికి ఇష్టపడే మార్గంగా చూస్తాము వస్తువుల యాజమాన్యాన్ని బదిలీ చేయకుండా పరిష్కారాలపై దృష్టి పెడతాము సేవలను నిర్వచించటానికి బదిలీ చేయని యాజమాన్య ఆధారిత విధానం ఈ ఫ్రేమ్వర్క్లో ఐదు విస్తృత వర్గాలను ఉత్పత్తి చేస్తుంది మరియు వీటిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వాటిని కలపడం ద్వారా వివిధ రకాల సేవలను సృష్టించవచ్చు ఇది చాలా బహుముఖ చట్రం ఈ ఐదు బ్లాక్లతో మరియు మనము క్రొత్త సేవలను ఎలా ఉద్భవించాలో మరియు ఈ ఐదు బ్లాక్ల పరంగా ఇప్పటికే ఉన్న సేవలను ఎలా ప్రారంభించాలో మీరు చూడవచ్చు ఉదాహరణకు ఒప్పంద వస్తువులు మరియు సేవలను చెప్పండి కాబట్టి కొరియర్ సేవలు లేదా మీ అపార్ట్మెంట్ మరియు విద్యుత్ సరఫరాకు థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ లేదా పైప్డ్ గ్యాస్ సేవ వంటి సేవలు ఇవన్నీ ఒప్పంద వస్తువులు మరియు సేవలకు ఉదాహరణలు ఒప్పందపరంగా వస్తువులు మరియు సేవల కలయిక మీకు అందుబాటులో ఉండవచ్చు లేదా అది కేవలం సేవ కావచ్చు లేదా అది కేవలం వస్తువులు కావచ్చు మరియు ఇది ఒక బ్లాక్ రెండవ బ్లాక్ స్థలం మరియు స్థల అద్దెలను నిర్వచించింది అర్థం చేసుకోవడం చాలా సులభం అపార్ట్మెంట్ అద్దెకు ఇవ్వడం మొత్తం భవనం అద్దెకు ఇవ్వడం మీ ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని అద్దెకు తీసుకోవడం లేదా మీ హోటల్ గదిని అద్దెకు తీసుకోవడం ఇవన్నీ నిర్వచించిన స్థలం మరియు స్థలం అద్దెలకు ఉదాహరణలు ఈ ఫ్రేమ్వర్క్లో మీరు గమనించినట్లైతే మనము దీనిని మిళితం చేయవచ్చు మరియు అందువల్ల ఇది కొన్ని రకాల వస్తువులను సరఫరా చేయడానికి లేదా కొన్ని రకాల భాగాల ప్రాసెసింగ్ కోసం కొన్ని కాంట్రాక్టు షరతులతో సహా అద్దెకు తీసుకున్న అవుట్సోర్స్ తయారీ సౌకర్యం అప్పుడు శ్రమ మరియు నైపుణ్యం బాగా కుదుర్చుకుంటాయి మన దేశం యొక్క సందర్భంలో అధిక వృద్ధి పరిశ్రమ ప్రాంతం ఉదాహరణకు ఈ సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్ వివిధ రకాల జ్ఞాన సేవ అవుట్సోర్సింగ్ మరియు మొదలైనవి కాబట్టి దానిని మనము కార్మిక మరియు నైపుణ్యం ఒప్పందం అని పిలుస్తాము కాబట్టి ఐరోపా నడిబొడ్డున పనిచేస్తున్న ఒక సంస్థని విషయానికివస్తే వారు పని జ్ఞాననం లేదా వారి వివిధ రకాల నేపథ్య సమాచారం యొక్క ప్రాసెసింగ్ గుర్గావ్లో లేదా భారతదేశంలోని బెంగళూరులో జరగవచ్చు లేదా ఫిలిప్పీన్స్ లేదా శ్రీలంకలో జరగవచ్చు కాబట్టి ఇవి కార్మిక మరియు నైపుణ్యం ఒప్పందాలు మరియు వీటిని వ్యక్తుల ద్వారా లేదా వేరే చోటికి వెళ్ళే వ్యక్తులు భౌతికంగా అందించవచ్చు లేదా వ్యవస్థలు మరియు నెట్వర్క్ల వినియోగానికి ఈ ప్రాప్యతతో దీన్ని ఈ బ్లాక్తో కలపవచ్చు కాబట్టి ఇది మన మొబైల్ ఫోన్ సేవ లేదా ఇంటర్నెట్ సేవ లాంటిది మరియు మీరు ఈ బ్లాక్ను మరియు ఈ బ్లాక్ను మిళితం చేస్తే మీరు ఒక కొత్త తరగతి సేవలను సృష్టించవచ్చు ఇది పని జ్ఞానం యొక్క రిమోట్ డెలివరీ లేదా సాఫ్ట్వేర్ సేవ యొక్క రిమోట్ డెలివరీ లేదా ఇంటర్నెట్ ఆధారిత క్లౌడ్ ఆధారిత డేటా ప్రాసెసింగ్ డేటా వేర్హౌసింగ్ డేటా అనలిటిక్ సేవల రిమోట్ డెలివరీ ని అందిస్తుంది కాబట్టి ఈ ఐదు బ్లాకుల పరంగా అర్థం చేసుకోగల వివిధ రకాల కొత్త సేవలు ఉన్నాయి లేదా ఈ ఐదు బ్లాక్లు కొత్త సేవా వ్యాపార ఆలోచనలు మరియు నమూనాలను రూపొందించడానికి మనకి సహాయపడతాయి ఈత క్లబ్ లేదా జిమ్ లేదా స్పా సభ్యత్వం లేదా వివిధ రకాల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు వంటి భాగస్వామ్య భౌతిక వాతావరణానికి ప్రాప్యత దీనిలో అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ ఐదు బ్లాక్లు ప్రధానంగా సేవలను సాంప్రదాయ పద్ధతిలో చూడటం కంటే తక్కువస్థాయి వస్తువుల సమితిగా చూడకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తాయి ఇవి అసంపూర్తిగా మరియు పెరిషబుల్ మరియు వైవిధ్యమైన మరియు విడదీయరానివి ఈ విషయాలు మనము మరింత వివరంగా చర్చించాము సేవల యొక్క ఈ లక్షణాలు ఈ రెండవ వారంలో మనము మరింత వివరంగా చర్చిస్తాము ఇప్పుడు మీలో కొందరు స్పష్టత కోరిన మరో విషయాన్ని చూద్దాం ఇవి సేవల లక్షణం ఇది సాధారణ 2 X 2 మ్యాట్రిక్స్ నాలుగు వర్గాల సేవలు ఉన్నాయి ఇక్కడ నిలువు అక్షం మీద మనకు టాంజిబుల్ చర్య మరియు టాంజిబుల్ కాని చర్యలు ఉన్నాయి మరియు క్షితిజ సమాంతర అక్షం మీద మనకు ప్రజలు మరియు యాజమాన్యం ఉంది కాబట్టి ప్రజలపై టాంజిబుల్ చర్యలు జరిగితే అది ఆరోగ్య సంరక్షణ సేవ మీ దంతవైద్యుని సందర్శించడం వంటివి ఇవి ప్రజలపై టాంజిబుల్ చర్యల కి సంబంధించిన అంశాలు మీ కారును రీఫిల్లింగ్ కోసం గ్యాస్ స్టేషన్కు తీసుకెళ్లడం వంటివి టాంజిబుల్ చర్యలు గా భావిస్తాము కాబట్టి అది మన వస్తువులపై టాంజిబుల్ చర్య అన్నారు కాబట్టి ఇవి సేవలను వర్గీకరించడానికి రెండు ఆసక్తికరమైన మార్గాలు అదేవిధంగా మీరు అసంపూర్తిగా ఉన్న చర్యలను చూస్తే అస్పష్టమైన కార్యాచరణ సేవలను ప్రజల మనస్సు వైపు చూస్తే ఉదాహరణకు మేము కలిగి ఉన్న ఈ సెషన్ ఇది ఒక అసంపూర్ణ చర్య భౌతిక మార్పిడి లేదు స్పర్శ మరియు అనుభూతి లేదు కరచాలనం లేదు కానీ ఇంకా మనకు ఇక్కడ మైండ్ షేక్ ఉంది కాబట్టి మనకు వేర్వేరు ఎలక్ట్రానిక్ మీడియా భౌతిక బహుమతులు మరియు భౌతికం కాని బహుమతులు ఉన్నాయి మనము ఇప్పుడు వివిధ రకాల కస్టమర్ విద్య వివిధ రకాల ప్రాథమిక విద్య సాంకేతిక విద్య ప్రత్యేక విద్యను సృష్టించవచ్చు మనము మార్కెటింగ్ కమ్యూనికేషన్ చేయవచ్చు లేదా ఉదాహరణకు టీవీ ప్రకటన ఇవన్నీ మానసిక ఉద్దీపన సృష్టి యొక్క ప్రజల మనస్సులపై దర్శకత్వం వహించలేని చర్యలు ఆపై మనకు సమాచారంపై కనిపించని చర్య ఉంది ఇది ఒక రకమైన స్థానం ఇది జీవం లేనిది కాదు కానీ సమాచారంలో అసంపూర్తి చర్య అంటే అకౌంటింగ్ బ్యాంకింగ్ మరియు మొదలైనవి కాబట్టి గత వారం మనము చర్చించిన సేవలను వర్గీకరించడానికి ఇవి నాలుగు మార్గాలు సేవలను చూడటం మరియు వాటిని వర్గీకరించే మరో మార్గం గురించి కూడా మనము చర్చించాము మరియు ఇది మనము అప్పుడప్పుడు తక్కువ సందర్భానికి వ్యతిరేకంగా అధిక సందర్భం ఉపయోగిస్తాము అధిక పరిచయం అంటే సేవా సిబ్బందిని ఎదుర్కోవడానికి మరియు ఒడంబడికకి ప్రాధాన్యత ఉంది కాబట్టి సేవా వినియోగదారుడు మరియు సేవా ప్రదాత వారు అధిక సంప్రదింపు సేవల విషయంలో తీవ్రమైన సంబంధంలో ఉన్నారు కాబట్టి మీరు చికిత్స పొందుతున్న ఒక నర్సింగ్ హోమ్ లేదా మీరు స్పష్టంగా ఒక రకమైన తనిఖీ కోసం వెళ్ళారు అంటే మీకు మరియు నర్సుకు మరియు డాక్టర్ కి మధ్య తీవ్రమైన ఒడంబడిక ఉంటుంది కాబట్టి అధిక పరిచయానికి ఇది మంచి ఉదాహరణ లేదా మీరు ఫోర్ స్టార్ హోటల్లో బస చేస్తుంటే లేదా మీరు మీకు తెలిసిన ప్రసిద్ధ రెస్టారెంట్ క్లాసికల్ను సందర్శించడానికి వెళ్ళినట్లయితే ఈ అన్ని సందర్భాల్లో మీరు సేవా వినియోగదారుగా మరియు వారి మధ్య వారు సేవా ప్రదాతగా మీ మధ్య చాలా పరస్పర చర్య ఉంటుంది మీరిద్దరూ కలిసి వివిధ రకాల విలువల ప్రవాహాలను సృష్టిస్తారు కాబట్టి అది అధిక సంపర్కం మరియు స్పష్టంగా తక్కువ పరిచయం ఉదాహరణకు కేబుల్ టివి ఇది ప్రాథమికంగా సేవా వినియోగదారుగా మీ మధ్య ఉంటుంది మరియు మీ పరస్పర చర్య మౌలిక సదుపాయాలతో ఉంటుంది ఇది ఒక నెట్వర్క్ తంతులు డిష్లు యాంటెనాలు మరియు మొదలైనవి కానీ ఇది నేటి జీవితంలో చాలా ముఖ్యమైన సేవ మరియు ఇది తక్కువ పరిచయానికి ఉదాహరణ అంటే తక్కువ మానవ పరిచయం కానీ ఒక ముఖ్యమైన సేవ కావచ్చు కాబట్టి మీ ఫోన్ సేవ మీ ఇంటర్నెట్ సేవ మీ కేబుల్ టివి సేవ ఇవన్నీ తక్కువ పరిచయానికి ఉదాహరణలు కానీ తక్కువ ప్రాముఖ్యత గలవి కానీ ఇది చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన సేవ కావచ్చు కాబట్టి ఈ ఇంటర్నెట్ ఆధారిత సేవలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కేబుల్ టివి ఇవన్నీ తక్కువ పరిచయానికి ఉదాహరణలు కాబట్టి చాలా ముఖ్యమైనది ఏమిటంటే తక్కువ సంపర్కం అంటే తక్కువ ప్రాముఖ్యత లేదా అధిక సంపర్కం అంటే అధిక ప్రాముఖ్యత అని అర్ధం కాదు వారు ప్రాథమికంగా సేవా వ్యక్తి మరియు సేవా వినియోగదారుల మధ్య ఒడంబడిక స్థాయిని సూచిస్తున్నారు వాస్తవానికి చాలా సందర్భాలలో రేఖాచిత్రం యొక్క ఈ వైపున మీరు గమనించినట్లైతే ఈ అధిక పరిచయం కూడా అధిక కంటెంట్ను సూచిస్తుంది అంటే ఇవి బహుళ పొరలు గా ఉన్న విషయాలు కాబట్టి ఈ అధిక సంప్రదింపు సేవల్లో ఒకదానిలో అనేక అంశాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఈ సెషన్లో ఈ రోజు కొద్దిసేపటి తరువాత చర్చిస్తాము మరియు అందువల్ల కస్టమర్ యొక్క అవగాహన బహుళ స్థాయిలలో ఉత్పత్తి అవుతుంది మరియు దీనిని ఒక వ్యవస్థగా చూడాలి ఇది మనము వివరంగా చర్చించిన ఇతర విషయం మరియు దీనికి ముందు మనము మార్కెటింగ్ మిక్స్ అని పిలిచే ఈ పొడిగింపు గురించి కూడా చర్చించాము సాధారణంగా ఈ నాలుగు అంశాల గురించి మనము ఆలోచిస్తాము అవి ఉత్పత్తి పంపిణీ పథకం మరియు వ్యవస్థ అయిన స్థలం మరియు సమయం మరియు ధర మరియు ప్రమోషన్ మరియు కస్టమర్ విద్య కానీ సేవ విషయానికి వస్తే సేవకు చాలా ముఖ్యమైన మరో మూడు కొలతలు చేర్చుకున్నాము వాటిని గత వారంలో ఒక సెషన్లో చర్చించాము అంటే సేవా ప్రక్రియ మార్కెటింగ్ వ్యూహాన్ని అమలు చేయడం సేవల మార్కెటింగ్ కోసం వనరుల కేటాయింపు గురించి మనము చర్చించినప్పుడు అక్కడ ఉన్న భౌతిక వాతావరణాన్ని మరియు సేవను అందించే వ్యక్తులు సేవలో వినియోగదారులుగా లేదా సేవా ప్రదాతగా పాల్గొనే వ్యక్తులు మరో మూడు ముఖ్యమైనవి అంశాలు మరియు అందుకే మనము ఈ అంశాలను క్రింద ఉంచాము కాబట్టి సేవలలో సాంప్రదాయక నాలుగు P లకు బదులుగా మనము ఏడు P ల గురించి ఆలోచిస్తాము సేవలను మిశ్రమ వ్యవస్థగా చూసే ఈ రెండు ముఖ్యమైన మార్గాల గురించి మనము మాట్లాడాము వ్యవస్థల విధానం అంటే ఒక సమగ్ర విధానం వ్యాపారం గురించి పరిమిత పరిధిలో ఆలోచించడం కాదు మొత్తంగా మిశ్రమంగా చూడటం మరియు అక్కడ నిజంగా సేవ మరియు ఉత్పత్తి అనే ఈ ప్రసిద్ధ ఫ్రెంచ్ పరిశోధనకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నాము మరియు సేవలో ముందు దశ మరియు వెనుక దశ ఉంది మేము చెప్పాము కానీ రెస్టారెంట్లో మాదిరిగా విజయవంతం కావడానికి ముందు భాగం సర్వర్లు స్టీవార్డులు కావచ్చు కానీ ఆ ముందు భాగానికి వెనుక భాగం అయిన వంటగది లేదా అకౌంటింగ్ మరియు మొదలైనవి బాగా మద్దతు ఇస్తే తప్ప అది విజయవంతం కాదు సేవ విషయంలో మనము ఈ రేఖాచిత్రాన్ని కూడా చూపాము ఈ మొత్తం సర్వక్షన్ వ్యవస్థను నేను మరింత వివరంగా వివరిస్తాను వాస్తవానికి ఇది హోటల్ సేవ మనము దాని సేవా బ్లూప్రింట్ను కూడా పొందాము అంటే ఇది మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా సేవలోకి వెళ్ళే అన్ని అంశాలను ప్రదర్శిస్తుంది మరియు ఈ పరస్పర చర్య అందించబడింది కాబట్టి ఇది సర్వక్షన్ వ్యవస్థ యొక్క ముందు భాగం మరియు ఇది దశ మరియు దీని వెనుక వెనుక భాగం ఉంది కాబట్టి మీరు హోటల్కు వచ్చినప్పుడు ప్రజలతో సంభాషించేటప్పుడు మరియు మీరు మీ సంచులను బెల్ వ్యక్తికి ఇస్తారు మరియు అక్కడ చెకింగ్ ప్రక్రియ ఉంది మరియు మీరు హోటల్ సిబ్బందితో మీ గదికి వెళ్లి మీ సంచులను స్వీకరిస్తారు ఇప్పుడు ఇవన్నీ కనిపించే డొమైన్లో జరుగుతున్నాయి దీనినే మనము ముందు దశ అని పిలుస్తాము మరియు అది వేదికపై సెట్ చేయబడింది ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పలకరించారని మీకు తెలుసు ప్రజలు మిమ్మల్ని పలకరించడం మీ సంచులు తీసుకోవడం మీ సంచుల డెలివరీ గది సేవ యొక్క డెలివరీ లేదా ఈ రోజుల్లో మనము పిలుస్తున్న గది భోజనం లేదా తనిఖీ చేసే ప్రక్రియ ఇవన్నీ వేదికపై భాగం కాబట్టి వేదికపై ముందు దశ ఉంది ఆపై తెరవెనుక ఉంది ఇక్కడ ఆహారం లేదా కంప్యూటర్ సిస్టమ్లో మీ రిజిస్ట్రేషన్ లేదా మీరు తనిఖీ చేస్తున్నప్పుడు మీ బిల్లింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే స్థూల స్థాయి సేవలు తప్పనిసరిగా ఉద్భవించాలి మరియు అమలు చేయాలి గదులు ఎలా ఏర్పాటు చేయబడతాయి లేదా ఆహారం ఎలా పంపిణీ చేయబడతాయి అనే పరంగా మొత్తం వ్యవస్థగా రూపకల్పన చేయబడాలి ఇది మొత్తం కలిసి ఉండాలి ఎందుకంటే ప్రతి మూలకం ముఖ్యమైనది అయినప్పటికీ కస్టమర్ అవగాహన పొరలుగా ఉంటుంది చివరికి అతని లేదా ఆమె మనస్సులో ముఖ్యమైనది ఏమిటంటే కస్టమర్ యొక్క మనస్సులో సేవ ద్వారా ఉత్పన్నమయ్యే మొత్తం అనుభవం ఈ మొత్తం అనుభవ స్థానం చాలా ముఖ్యం ఫలితంగా మనము సర్వీస్ థియేటర్ రూపకం విషయంలో థియేటర్ యొక్క రూపకాన్ని కూడా పరిశీలిస్తాము అందువల్ల మనము ఒక నిర్దిష్ట స్థిరమైన సేవలను అందించడానికి సేవా సిబ్బంది వారి పాత్రలను మరియు వారి పాత్రల సరిహద్దులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరియు పాత్రలు వాస్తవానికి అతివ్యాప్తి చెందుతాయి మరియు వారి పాత్రల యొక్క సరిహద్దు వ్యయ స్వభావం మరియు కొన్ని స్క్రిప్ట్లు అక్కడ ఉంటాయి మరియు ప్రజలకు తగినంత శిక్షణ ఉండాలి తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదా ఊహించని పరిస్థితుల్లో స్క్రిప్ట్లో అవసరమైన వైవిధ్యాలను ఎలా నిర్వహించాలో వారికి తెలిసి ఉండాలి మనము రికవరీ మెకానిజమ్స్ ఊహించని పరిస్థితులు మరియు మినహాయింపులను కొంచెం తరువాత చర్చిస్తాము కాబట్టి సంక్షిప్తంగా నేటి అంశానికి వస్తున్నప్పుడు మేము చెప్పినట్లుగా సేవల వ్యవస్థ యొక్క అంశాలు ఎందుకు ఎలా అనే w మరియు h ప్రశ్నలకి సమాధానాలని మనకు తెలుసు అంటే సేవా వ్యవస్థ ఎలా అమలు చేయబడుతుంది ఎవరు పాల్గొన్నారు ఏ విధమైన సాంకేతికత ఏ విధమైన పరికరాలు ఏ లేఅవుట్ ఏ విధానం సేవల అంశాలు ఏమిటి అని అర్థం చేసుకోవడానికి అడగవలసిన w మరియు h ప్రశ్నలు తదుపరి స్లయిడ్లో జాబితా అందించబడుతుంది ఇక్కడ ఉదాహరణకు పోటీ సేవా రూపకల్పన కోసం అంశాలు సేవ లభ్యత వంటివి కాబట్టి ఈ రోజుల్లో మీరు దీన్ని 24X7 గా ఎక్కువగా వింటారు ఉదయం 7 నుండి 11 గంటల వరకు అందించిన సేవ అసాధారణమైనదిగా పరిగణించబడిన సమయం ఉంది ఈ రోజు అనేక రకాలైన సేవలు ఉన్నాయి రిటైల్ మర్చండైజింగ్లో కూడా సూపర్మార్కెట్లలో మనకు 24X7 సేవ లభిస్తుంది అంటే 24 గంటలు వారానికి 7 రోజులు సంవత్సరంలో 365 రోజులు సేవ అందుబాటులో ఉంటుంది మీరు నిజంగా పోటీ స్థానాన్ని సృష్టించే మార్గం ఇది మీరు విలక్షణమైన స్థానాన్ని సృష్టిస్తారు అదేవిధంగా సౌలభ్యం మీకు స్టోర్ స్థానం తెలుసు కొన్ని కాఫీ షాప్ చైన్ లు కేఫ్లు ఉన్నాయని చెబుతారు అవి పెద్ద మెట్రోపాలిస్ పెట్టుబడి నగరాల్లోని ప్రతి రూపంలో మరియు మూలలో లభిస్తాయి మరియు బొంబాయి ఢిల్లీ మరియు ఇతర మెట్రో ప్రాంతాలలో ఇవి తరచుగా కనిపిస్తాయి మీరు కార్యాలయ ప్రాంతంలోని ప్రతి మూలలో వ్యాపార ప్రాంతంలోని ప్రతి మూలలో కొన్ని కాఫీ షాప్ గొలుసులను కనుగొనవచ్చు కాబట్టి వాస్తవానికి దానిపై దృష్టి కేంద్రీకరించబడింది వాస్తవానికి ఎవరో చెప్పినట్లు నేటి రిటైల్ వ్యాపారంలో విజయానికి మూడు అంశాలు మాత్రమే ఉన్నాయి అవి సౌలభ్యం సౌలభ్యం సౌలభ్యం అంటే సాధారణంగా ఇది కొన్ని రకాల సేవల్లో పోటీ సేవా వ్యూహ కేంద్రంగా మారుతుంది అప్పుడు కొన్ని ఇతర రకాల సేవలలో విశ్వసనీయత అనేది పోటీ మూలకం ఉదాహరణకు విమానయాన సేవ విషయంలో విమాన సమయం కీలకమైన పోటీ అంశం అనుకూలీకరణ అంటే మీరు చాలా వ్యక్తిగతీకరించిన బ్యాంకింగ్ అనుభవాన్ని ఇస్తారని మీకు తెలుసు ప్రత్యేక బ్యాంకింగ్ వ్యక్తిగత బ్యాంకింగ్ లేదా వారు ప్రీమియర్ బ్యాంకింగ్ అనుభవం అని పిలుస్తారు లేదా నిజంగా వెబ్లో ఉంటే అధిక నెట్వర్క్ కస్టమర్ కానటువంటి కస్టమర్ కు కూడా మీరు చాలా ఆర్థిక వ్యయంతో సాంకేతిక శక్తితో చాలా వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని ఇవ్వవచ్చు కాబట్టి అనుకూలీకరణ కూడా చాలా ముఖ్యమైన అంశంగా మారుతోంది ధర పోటీ మూలకం మరియు సేవా మూలకం అవుతుంది ధర నాణ్యతకు కూడా సంకేతం మనము ధరను మరింత వివరంగా చర్చించినప్పుడు మనము సేవ యొక్క ధర చెబుతాము ఎందుకంటే సేవ యొక్క అసంపూర్ణ స్వభావం కారణంగా సేవ యొక్క నాణ్యత తరచుగా ధరను సూచిస్తుంది మరియు పోటీ పరిస్థితిని సృష్టించడానికి సరిగ్గా పరపతి పొందవచ్చు ఇక్కడ నాణ్యతను నేను P మైనస్ E అని వ్రాస్తాను కాబట్టి మరియు P అనేది సేవను తీసుకున్న తర్వాత అవగాహన సేవను తీసుకున్న తర్వాత వినియోగదారుల అవగాహన కాబట్టి మనము దీనిని తరువాత భావన నిరీక్షణ అని పిలుస్తాము మరియు ఈ అవగాహన మైనస్ ముందు భావన నిరీక్షణ సేవ తర్వాత మీ అవగాహన మీ నిరీక్షణ కంటే ఎక్కువగా ఉంటే స్పష్టంగా మీరు సంతృప్తి చెందుతారు సేవ తర్వాత మీ అవగాహన మీ అంచనా కంటే తక్కువగా ఉంటే మీరు సంతృప్తి చెందరు కాబట్టి సేవా నాణ్యత కస్టమర్ సంతృప్తి ఈ P మైనస్ E అవగాహనపై ఆధారపడి ఉంటుంది పలుకుబడి సోషల్ మీడియా యొక్క మొత్తం అంశం మరియు నోటి మాట సేవకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇది కనిపించదు కాబట్టి మేము గత వారం చర్చించిన విశ్వసనీయ ఆధారిత సేవను ఎదుర్కొన్నప్పుడు మేము విశ్వసించే ఇతర వ్యక్తుల నుండి ఇతర మద్దతు కోసం చాలాసార్లు చూస్తాము అంటే వైద్యుల చికిత్స లేదా నియమించబడుతున్న న్యాయవాది వంటి ఫలితాలు మనకు వెంటనే తెలియకపోవచ్చు వారి ప్రతిష్ట చాలా ముఖ్యమైనది ఇది పోటీ సేవను నిర్మించడంలో ఒక ప్రధాన అంశం మరియు అవి వాస్తవానికి కీర్తిని పెంపొందించే మార్గం మీ పలుకుబడిని నిర్మించే మొత్తం ప్రక్రియలో నోటి మాట చాలా ముఖ్యం ఈ రోజుల్లో రక్షణ మరియు భద్రత చాలా ముఖ్యమైనవి బొంబాయిలోని తాజ్మహల్ హోటల్ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది ఎందుకంటే 2611 సంఘటన అని పిలవబడే ఉగ్రవాద దాడి సమయంలో సాధారణ ఉద్యోగులు తమ విధిని మించిపోయారు రెస్టారెంట్లోని ఒక వెయిటర్ బయటకు వచ్చి వారి వినియోగదారుల ప్రాణాలను కాపాడటానికి వినూత్న మార్గాలను రూపొందించాడు ఖాతాదారులను ఉగ్రవాద దాడి నుండి రక్షించారు మరియు వారి వినియోగదారులకు రక్షణ మరియు భద్రతను అందించడంలో ఏమి చేసారో ఆ సంఘటనల శ్రేణి మొత్తం రికార్డ్ అద్భుతమైన ఖ్యాతిని సృష్టించింది అది అద్భుతమైన పోటీ స్థానాన్ని సృష్టించింది ఇది తాజ్మహల్ హోటల్ను సేవా సంస్థగా చాలా ఎక్కువ స్థాయికి చేరుకునేలా చేసింది మరియు వేగం వేగంతో సమస్యలు వాస్తవానికి కొంచెం సందర్భోచితమైనవి మరియు మేము సాధారణంగా వేగవంతమైన సేవను కోరుకుంటున్నాము మీరు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్కు వెళితే అయితే మీరు చక్కటి భోజన రెస్టారెంట్కు వెళ్లినట్లయితే మరియు మనము ప్రియమైన వారితో వెళ్ళాము మరియు మనము కుటుంబంతో లేదా జీవిత భాగస్వామితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని కోరుకుంటున్నాము మరియు ఆ సందర్భంలో నేను ఇడ్లీ దోస రెస్టారెంట్ లేదా బర్గర్ రెస్టారెంట్ను సందర్శించినప్పుడు వేగానికి వేరే అర్థం ఉంటుంది కాబట్టి ఈ భాగాలన్నిటికీ భిన్నమైన అంశాలు ఉన్నాయి మరియు మనము కోర్సు వెంట వెళ్ళేటప్పుడు ఈ పోటీ సేవా అంశాలను మనం మిళితం చేసే మార్గాలు ఏమిటి బయటకు వచ్చే వివిధ సందర్భోచిత వైవిధ్యాలు ఏమిటో చర్చించాము చివరగా నేను కస్టమర్ విలువ సమీకరణం అని పిలిచే దీని యొక్క ప్రాముఖ్యతను చూపించాలనుకుంటున్నాను కస్టమర్ విలువ సమీకరణం ఏమిటంటే మేము దానిని రెండు బ్లాక్లుగా విభజించినట్లయితే పైన మేము సేవా వినియోగం మరియు సేవా డెలివరీ ప్రక్రియ తర్వాత కస్టమర్ అవగాహన కలిగి ఉంటాము ఈ రెండు కలిసి మరియు మీరు చూడగలిగినట్లుగా ఇవి కొంతవరకు కనిపించవు అందువల్ల వాటిని సరిగ్గా నిర్వహించాలి కాబట్టి అవి అసంపూర్తిగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నత స్థాయిని ఉత్పత్తి చేయడానికి మీకు ఊహించదగిన మార్గం ఉంది ఎందుకంటే సేవ తర్వాత కస్టమర్ అవగాహన మరియు సేవా డెలివరీ ప్రక్రియ కలిసి ఉండాలి గ్రహించాలి కస్టమర్ చెల్లించిన ధర కంటే మెరుగైనది మరియు సేవను పొందటానికి భిన్నమైన ఇతర ద్రవ్య వ్యయం అని అంచనా వేయాలి కాబట్టి మీ పార్కింగ్ నిర్దిష్ట రెస్టారెంట్కు చేరుకోవడం లేదా భోజనం తర్వాత కస్టమర్ చెల్లించిన ధర ఆహారం వాతావరణం సంగీతం ప్రజల ప్రవర్తన మరియు వాటి యొక్క కస్టమర్ అవగాహన సేవా డెలివరీ ప్రక్రియ కంటే తక్కువగా ఉండాలి కాబట్టి ఇది ఇంతకంటే ఎక్కువగా ఉంటే ఆ వ్యూహం యొక్క విస్తరణగా పోటీ సేవా వ్యూహాన్ని మరియు పోటీ సేవా వ్యాపారాన్ని రూపొందించడంలో మనము విజయం సాధించామని మనకు తెలుసుస్తుంది ధన్యవాదాలు